కాబట్టి మునుపటి 3 ఉపన్యాసాలలో మీరు ఇప్పటివరకు చూసింది ఏమిటంటే క్వాంటం మెకానిక్స్ విషయంలో హైసెన్బర్గ్ యొక్క విధానాన్ని మనం చర్చించాము అయినప్పటికీ అతను ఈ పరిమాణాలను వ్రాసేది మాత్రికల పరంగా అని మనం చెబుతున్నాము అతను అది చేసిన సమయంలో అతను మాత్రికలతో వ్యవహరిస్తున్నాడని అతనికి తెలియదు వాస్తవానికి అతను భౌతికశాస్త్రం నిర్దేశించిన విధంగా మాతృక గుణకార నియమాలను తిరిగి కనుగొన్నాడు హైసెన్బర్గ్ యొక్క కాగితం చదివినప్పుడు బోర్న్ హైసెన్బర్గ్ మాట్లాడుతున్న పరిమాణాల గురించి గ్రహించారు మరియు బీజగణితం అతను మాట్లాడుతున్నది వాస్తవానికి మాతృక బీజగణితం ఆ భాష మాతృక బీజగణితం మరియు ప్రతిదీ మాత్రికలతో వ్యవహరించబడింది కాబట్టి అతను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు మరియు వాస్తవానికి హైసెన్బర్గ్ యొక్క క్వాంటం మెకానిక్స్ యొక్క మాతృక సంస్కరణను అభివృద్ధి చేయడంలో విజయవంతమయ్యాడు మరియు మొదటి కాగితం దీనిపై జోర్డాన్ మరియు బోర్న్ రాశారు మరియు తరువాత జోర్డాన్ బోర్న్ మరియు హైసెన్బర్గ్ వారు స్వయంగా అభివృద్ధి చేశారు ఈ ఉపన్యాసంలో నేను మీకు క్వాంటం మెకానిక్స్ చేసే ఈ పద్ధతికి చాలా క్లుప్త పరిచయం ఇవ్వబోతున్నాను హార్మోనిక్ ఓసిలేటర్ వంటి చాలా సరళమైన వ్యవస్థ కాకుండా ఇతర వ్యవస్థలకు వర్తించడంలో ఇది చాలా క్లిష్టంగా మారుతుంది అందువల్ల ష్రోడింగర్ చేత వేవ్ మెకానిక్స్ వచ్చిన తరువాత క్వాంటం మెకానిక్స్ గణన సాధనంగా ప్రజాదరణ పొందింది ఇది వచ్చే వారంలో చెప్పబడుతుంది కానీ మీకు సంక్షిప్త పరిచయం ఇవ్వడానికి మరియు ఇది వేవ్ మెకానిక్స్ లో ఉద్భవించిన సంబంధాలకు శబ్ద లక్షణము ను ఏర్పరుస్తుంది కాబట్టి దీన్ని చేయడం అవసరం కాబట్టి బోర్న్ మరియు హైసెన్బర్గ్ జోర్డాన్ కలిసి చేసింది ఏమిటంటేx అనేది Cnn α మరియు nn αసంఖ్యల సమాహారం ద్వారా ఇవ్వబడింది మరియు దాని టైం డిపెండెన్స్ అనగా గుణకాల టైం డిపెండెన్స్ einn αt చే ఇవ్వబడింది అందువల్ల సంబంధిత వేగం inn αCnn α einn αt గా మారింది మరియు అందువల్ల వేగం యొక్క గుణకం inn αCnn α మరియు nn α వ్యవస్థ పరివర్తన ఫ్రీక్వెన్సీ తో సమానంగా ఉండాలి వీటిని ఉపయోగించి బోర్న్ క్వాంటం కండిషన్ను చాలా చక్కగా రాశాడు మరియు అదే మనం మొదటిగా చర్చించబోతున్నాము కాబట్టి క్వాంటం కండిషన్ కోసం బోర్న్ యొక్క వ్యక్తీకరణ వాస్తవానికి మాత్రికల పరంగా అతను పొందిన పరిస్థితి కనుక ఇది అతని సమాధిపై మీద కూడా చెక్కబడిందని నేను ఆ సమాధి యొక్క చిత్రాన్ని మీకు ఫోరమ్ లో పంపుతాను కాబట్టి హైసెన్బర్గ్ రాసిన కండిషన్ 2 m nαn|nαn|2 nn α|Cnn α |2h అని మనం పిలుస్తాము దీన్ని కొద్దిగా తిరిగి వ్రాద్దాం కనుక ఇది 2 m సమ్మేషన్ గా వస్తుంది నేను దీనిని p మరియు x లేదా p మరియు q పరంగా వ్రాయాలనుకుంటున్నాను q అనేది సాధారణీకరించిన కోఆర్డినేట్ కనుక ఇది inαnCnαn చే గుణించి నేను వ్రాయబోతున్నాను మరియు మరొకటి సంక్లిష్ట కాంజుగేట్ అవుతుంది కాబట్టి సంక్లిష్ట కాంజుగేట్ n ప్లస్ ఆల్ఫా పరంగా మొదట ఏ విధంగానైనా వ్రాస్తాను అది inn α Cnn α Cnn α ih నన్ను 2ని మరోవైపుకు తీసుకెళ్లలనివ్వండి మరియు m సమ్మేషన్ గా వ్రాయండి inαnCnαn అనేది vnαn తప్ప మరొకటి కాదని గుర్తు చేసుకోండి మరియు ఇంకొకటి వచ్చి Cnα n కనుక నేను Cnαn మైనస్ అదే విషయం రాయబోతున్నాను నాకు vnn Cnn α వచ్చి im కు సమానంగా వస్తుంది m తో వేగాన్ని గుణించాము మరియు అది మొమెంటుమ్ అవుతుంది అందువల్ల నేను దీనిని pnαn xnnα ppnn α xn αniℏ గా వ్రాయగలను నన్ను సంఖ్యలను తిరిగి మార్చనివ్వండి మరియు దీనిని xnnαpnαn మైనస్ v n p గా రాయండి ఇది v p పైభాగంలో కూడా ఇది pnn xn αn i కి సమానంగా ఉండాలి నేను పై సమ్మేషన్ చేస్తున్నానని గుర్తుంచుకోండి కాబట్టి ఇది ఈ మొత్తం పరిమాణాన్ని సూచిస్తుంది nn బై మ్యాట్రిక్స్ మల్టీప్లికేషన్ రూట్ తప్ప మరేమీ కాదు అదేవిధంగా ఇతర పరిమాణం nn ను సూచిస్తుంది అందువల్ల నేను దీనిని మాత్రికల పరంగా వ్రాసేటప్పుడు నాకు nn i కు సమానంగా వస్తుంది లేదా తిరిగి బోర్ రాసిన విధంగా nn వచ్చి i కు లేదాh2πi కు సమానమని వ్రాశారు దీన్ని సాధారణీకరిస్తే నేను x ను సాధారణ కోఆర్డినేట్ q మరియు సంబంధిత సాధారణ మొమెంటం p ద్వారా భర్తీ చేస్తే మునుపటి ఉపన్యాసాల నుండి గుర్తుకు తెచ్చుకోండి p అనేది dEd q అని నేను మీకు చెప్పాను మనకు n n i పరిస్థితి వస్తుంది కాబట్టి p q q p యొక్క వికర్ణ మూలకం i స్థిరంగా ఉంటుంది వికర్ణము లో లేని మూలకాల గురించి ఏమిటి నేను మీకు దానికి సమాధానం ఇస్తాను వికర్ణము లో లేని మూలకాలు 0 కి సమానంగా ఉంటాయి దాని అర్థం ఏమిటంటేఒకవేళ ఆఫ్ వికర్ణ మూలకాలు 0 అయితే ఈ మాతృక స్థిరంగా ఉంటుంది అని అర్థం మరియు దాని అర్థం ఏమిటంటేనేను క్వాంటం కండిషన్ను p q q p h2πiI కి సమానం అని వ్రాయగలను ఎందుకంటే ఐడెంటిటీ మాతృక యొక్క వికర్ణము లో లేని పరిమితులు అన్నీ 0 నేను దీనిని ఊహగా భావించగలను లేక p x x p వైపు చూసినట్లయితే మరియు దానికి d dt తీసుకుంటే అది ddtఅవుతుంది మరియు ఇది mxxmx2 mx2 mxx కి సమానమవుతుంది ఈ రెండు పదాలు రద్దు అయిపోతాయి మరియు ఇది నాకు mxx mxx గా వస్తుంది ఎడమ వైపున నేను ఆర్డర్ రాయడంలో చాలా జాగ్రత్తగా ఉన్నానని మరియు ఇది fx xf తప్ప మరొకటి కాదని గమనించండి శక్తి x పై మాత్రమే ఆధారపడి ఉంటేfx xf వలె ఉంటుంది కాబట్టి ఇది 0 గా ఉండాలి మరియు ఇది p x x p మాతృక స్థిరమైన మాతృక అని సూచిస్తుంది మరియు అది వెంటనే నాకు p q q p యొక్క వికర్ణము లో లేని మూలకాలను ఇస్తుంది q ని 0 అని వ్రాసే స్వేచ్ఛను నేను తీసుకుంటున్నాను మరియు ఇది ఈ స్థితికి దారితీస్తుంది ఇది మాక్స్ బోర్న్ సమాధిపై వ్రాయబడిన సమీకరణం కాబట్టిఅది మొదటి సమీకరణంఈ క్వాంటం కండిషన్ ఈ విధమైన మాత్రికల పరంగా వ్యక్తీకరించబడుతుంది p q q piI కి సమానమైన క్వాంటం కండిషన్ యొక్క ఒక పరిణామం ఏమిటంటే p లేదా q లేదా ఇతర వేరియబుల్ను సూచించే అన్ని మాత్రికలు అనంతమైన డైమెన్షన్ మ్యాట్రిక్స్ మరియు క్వాంటం కండిషన్ యొక్క 2 భుజాల ట్రేస్ ను నేను తీసుకుంటే అన్ని వికర్ణ మూలకాలపై నేను సంకలనం చేస్తాను అటువంటి రకమైన ఉత్పత్తికి ఇది 0 గా ఉండాలి ఎందుకంటే ట్రేస్ అనేది మాత్రికల గుణకారం యొక్క క్రమం మీద ఆధారపడి ఉండదు మరోవైపు నేను కుడి వైపు చూస్తే h క్రాస్ ఓవర్ i మరియు దాని ట్రేస్ తీసుకుంటే అది in1 అనంతంగా అవుతుంది కాబట్టి ఎడమ చేతి వైపు 0 కుడి వైపు అనంతం మరియు ఏదైనా పరిమిత మాతృకకు ఇది నిజం కనుక ఎడమ చేతి వైపు 0 మరియు కుడి వైపు అనంతం మరియు p మరియు q అనంతమైన డైమెన్షనల్ కాకపోతే అది నిజం కాదు ఎందుకంటే ఫలితం అనేది ట్రేస్ క్రమం మీద ఆధారపడని పరిమిత మాత్రికలకు నిజం మరియు అనంతమైన మాత్రికలకు కాదు కాబట్టి తప్పనిసరిగా క్వాంటం మెకానిక్స్ లో మాతృక ద్వారా సూచించే అన్ని పరిమాణాలు సూచించే అనంతమైన డైమెన్షనల్ మ్యాట్రిక్స్ రెండవది ఏమిటంటే చలన సమీకరణం కూడా మాత్రికల పరంగా వ్రాయబడుతుంది మరియు సమీకరణం చలన శాస్త్రీయ సమీకరణానికి సమానం వాస్తవానికి శాస్త్రీయ సమీకరణాలు హామిల్టోనియన్ డైనమిక్స్ అని పిలువబడే రూపంలో వ్రాయబడ్డాయి మరియు అవి ఈ కోర్సు యొక్క డొమైన్ పరిధి లో లేవు అందువల్ల నేను ఇకపై వాటిని వివరించడం లేదు మరియు మూడవది మీరు చలన సమీకరణాన్ని వ్రాసేటప్పుడు మరియు దాని ద్వారా మీరు ముందు చేసిన విధంగా మీ సమీకరణాలను చేయడం ప్రారంభించండి కానీ మాతృక మూలకాల కోసం పరిష్కరించేదాన్ని నేను చూపింది మరియు ఇప్పుడు మనం ఆ సమయంలో మాతృక మెకానిక్స్ అని పిలుస్తాము ఇది చాలా కఠినమైన పని వాస్తవానికి హైడ్రోజన్ అణువు సమస్య బహుశా కొన్ని పరిరక్షణ సూత్రాలను ఉపయోగించడం ద్వారా పరిష్కరించబడింది కానీ అది చాలా దూరం వెళ్ళలేదు ఇది చాలా క్లిష్టంగా మారింది అందువల్ల క్వాంటం మెకానిక్స్ యొక్క సులభమైన అనువర్తనం వేవ్ మెకానిక్స్ అభివృద్ధికి వేచి ఉండాల్సి వచ్చింది అది తదుపరి ఉపన్యాసంలో పొందుపరచబడుతుంది కాబట్టి ఇది మ్యాట్రిక్స్ మెకానిక్స్ కు సంక్షిప్త పరిచయం మరియు ఈ వారం మాతృక మెకానిక్స్ పరంగా క్వాంటం మెకానిక్స్ యొక్క అధికారిక అభివృద్ధికి కేటాయించబడింది మరియు మనం ఇక్కడ దీనిని ముగిద్దాము మరియు వచ్చే వారం నుండి మనం వేవ్ మెకానిక్స్ ను ప్రారంభిస్తాము ధన్యవాదాలు